మనం ARM మైక్రోకంట్రోలర్లపై చర్చను కొనసాగిస్తాం ఈ లెక్చర్ లో మనం ప్రధానంగా ARM ప్రాసెసర్లో ఉన్న పైప్లైన్ లక్షణాల గురించి మాట్లాడుతాము మీలో కొంతమందికి పైప్లైనింగ్ అనే భావన కొత్తగా ఉండవచ్చు కాబట్టి నేను పైప్లైన్ యొక్క ప్రాథమిక భావనను వివరించడం కోసం కొంత సమయం కేటాయిస్తాను నేను ARM ప్రాసెసర్లోని పైప్లైన్ ఎలా ఉంటుందో దాని నుండి ఏమి పొందవచ్చు పైప్లైన్ను ఎందుకు ఉపయోగించాలో దాని నుండి మీకు ఉన్న ప్రయోజనాలు ఏమిటో చాలా క్లుప్తంగా చెబుతాను పైప్లైనింగ్ అంటే ఏమిటి అనే ప్రాథమిక ప్రశ్నతో మనము ప్రారంభిస్తాము ప్రాథమికంగా పైప్లైనింగ్ అనేది ఓవర్లప్పెడ్ ఎగ్జిక్యూషన్ అనబడే ఒక విధానం మనము కొన్ని పనులను చేస్తున్నాము అనుకోండి సాధారణంగా ఒక పనిని పూర్తి చేసి ఆపై తదుపరి పనినీ ప్రారంభిస్తాము పైప్లైనింగ్ అనే భావన ఏమిటంటే మనము మొదటి పనిని పూర్తి చేయడానికి ముందే రెండవ పనిని ప్రారంభిస్తాము రెండవ పనిని పూర్తి చేయడానికి ముందే మూడవ పనిని ప్రారంభిస్తాము కాబట్టి పనుల యొక్క వివిధ భాగాలు ఓవర్లప్పెడ్ పద్ధతిలో సమాంతరంగా నిర్వహించబడతాయి మనము చేయవలసిన గణనను k ఉప గణనలు లేదా దశల సంఖ్యగా విభజిస్తున్నాము అప్పుడు మనకు గణనీయమైన వేగాన్ని గరిష్టంగా k వరకు పొందడం సాధ్యమవుతుంది కానీ చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే k యొక్క కారకం ద్వారా మనము ఖర్చును పెంచడం లేదు సరే మనకు k సంఖ్య ప్రాసెసర్లు ఉంటే సహజంగా k రెట్లు వేగవంతం అవుతుంది మనము అలా చేయడం లేదు చాలా నామ మాత్రంగా ధర పెంచటం ద్వారా k వేగాన్ని పొందగలము ప్రస్తుత సందర్భం లో మనం ఇన్స్ట్రక్షన్ అమలు గురించి మాట్లాడుతున్నాము కాని పైప్లైనింగ్ ఇతర డొమైన్ ల ప్రాసెసింగ్ లో కూడా అంకగణిత ఆపరేషన్ల సమయంలో డేటా వెక్టర్ యొక్క మెమరీ యాక్సెస్ సమయంలో చాలా ప్రభావవంతంగా ఉపయోగించబడుతుంది ప్రస్తుత సందర్భంలో ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది మనకు సంబంధించిన ఏకైక విషయం కాబట్టి మనం ఇతర వాటి గురించి చాలా వివరంగా మాట్లాడము మొదట భావన ను అర్థం చేసుకుందాం మనము కంప్యూటర్లతో సంబంధము లేని నిజ జీవిత ఉదాహరణ ను తీసుకుంటాము మనం కొన్ని బట్టల్నిని ఉతకాలి అనుకుందాం ఉతకడం ఆరబెట్టడం మరియు ఇస్త్రీ వంటి మూడు పనులను ఒక్కొక్కటిగా చేయగల ఒక యంత్రాన్ని నేను నిర్మించాను అనుకుందాం నేను యంత్రానికి ఒక వస్త్రాన్ని ఇస్తాను అది ఉతికి ఆరబెట్టి ఇస్త్రీ చేసి మరియు ఇస్త్రీ రూపంలో ఆ వస్త్రాన్ని మనకు ఇస్తుంది ఈ అన్ని పనులు చెయ్యటానికి అవసరమైన మొత్తం సమయం T అని అనుకుందాం చిత్రపరంగా నేను ఈ విధంగా చూపిస్తాను నా దగ్గర ఉన్న యంత్రం వాషింగ్ ఆరబెట్టడం మరియు ఇస్త్రీ చేయటానికి తీసుకునే సమయం T కాబట్టి ఇప్పుడు నా దగ్గర N బట్టలు ఉంటే అవసరమయ్యే మొత్తం సమయం N x T ఇప్పుడు అన్ని చేయగలిగే చాలా సంక్లిష్టమైన యంత్రానికి బదులుగా ఈ యంత్రాన్ని మూడు చిన్న ముక్కలుగా విభజిద్దాం మూడు సాధారణ యంత్రాలు ఒకటి ఉతకటానికి ఒకటి ఆరబెట్టడానికి మరియు ఇంకొకటి ఇస్త్రీ చేయడానికి మాత్రమే అసలు యంత్రంతో పోలిస్తే సహజంగా దీని ధర మూడు రెట్లు ఎక్కువగా ఉండదు చౌకగా ఉంటుంది ముందుగా అనుకున్న కావలసిన మొత్తము సమయం T ప్రతి పని చేయడానికి కావలసిన సమయం T3 అయినట్లయితే మళ్లీ మొత్తం సమయం T గానే ఉంటుంది మనం N సంఖ్య బట్టలను ప్రాసెస్ చేయడానికి అవసరమైన మొత్తం సమయం 2 N T 3 మాత్రమే ఉంటుందని తదుపరి స్లైడ్లో చూస్తాము N చాలా పెద్దది అయితే ఈ 2 ను నిర్లక్ష్యం చేయవచ్చు మరియు మీరు దానిని NT 3 కు అంచనా వేయవచ్చు కాబట్టి పైప్లైన్ అనే భావన ఏమిటంటే 3 రెట్లు ఎక్కువ చెల్లించకుండా మూడింతల వేగాన్ని పొందడం నేను సరళమైన యంత్రాలను ఉపయోగిస్తున్నాను ఒక వస్త్రం ఉతకడం పూర్తయిన తర్వాత ఆరబెట్టడం కోసం పంపవచ్చు ఒకటవ వస్త్రం ఆరుతున్నప్పుడు యంత్రం W స్తంభింప బడి ఉంటుంది మనము వస్త్రం 2 తో ప్రారంభించవచ్చు ఇంకా ఇలా తదుపరి దశలో ఇస్త్రీ కోసం వస్త్రం 1 ఆరబెట్టడం కోసం వస్త్రం 2 ఉతకడానికి వస్త్రం 3 వస్తాయి కాబట్టి అన్ని యంత్రాలు నిండిన తర్వాత ప్రతి T 3 సమయానికి ఒక వస్త్రం బయటకు రావటం మీరు చూడవచ్చు అంతకుముందు ప్రతి T సమయానికి ఒక వస్త్రం బయటకు వచ్చేది కాబట్టి 3 రెట్లు వేగాన్ని పొందుతాము ఇదే పైప్లైనింగ్ వెనుక ఉన్న ముఖ్యమైన ఆలోచన ఈ కాన్సెప్ట్ ను ప్రాసెసర్ పైప్లైన్కు విస్తరించి మనం ఇప్పుడు ప్రాసెసర్ వేగాన్ని పెంచాలనుకుంటున్నాము నేను ఒక CPU కలిగి ఉన్నాను మరియు దానిని k రెట్లు వేగంగా చేయాలనుకుంటున్నాను నాకు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి నేను ఈ CPU యొక్క k కాపీలను కొనుగోలు చేయవచ్చు మరియు k ఇన్స్ట్రక్షన్ లను సమాంతరంగా అమలు చేయవచ్చు ప్రత్యామ్నాయంగా నేను ఎగ్జిక్యూషన్ ను పైప్లైన్ యొక్క k దశలుగా విభజించవచ్చు నేను చెప్పినట్లుగా వాషింగ్ ఆరబెట్టడం ఇస్త్రీ చేయడం వంటి సూచనలు పైప్లైన్ పద్ధతిలో అమలు చేయబడతాయి అక్కడ కూడా మీరు k సార్లు వేగాన్నిఆశించవచ్చు ఒకటవ ప్రత్యామ్నాయం లో ఖర్చు కూడా k సార్లు పెరుగుతుంది ఎందుకంటే మీరు ఈ CPU యొక్క k కాపీలను కొనుగోలు చేయాలి కనుక రెండవ ప్రత్యామ్నాయం లో గణన ను k దశలుగా విభజిస్తాం ఇక్కడ మీరు హార్డ్వేర్ను k ద్వారా గుణించడం లేదు బదులుగా మీరు దానిని k ముక్కలుగా విభజిస్తున్నారు దీని ఫలితంగా చాలా నామమాత్రపు వ్యయం పెరుగుతుంది కానీ దీన్ని చేయడానికి మీకు కొంత బఫరింగ్ అవసరం బట్టల యొక్క మునుపటి ఉదాహరణను తీసుకోండి మీరు మొదటి వస్త్రం ఉతకటం పూర్తయినప్పుడు ఆరబెట్టడం కోసం ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు దానిని ఎక్కడో మధ్యలో ఉంచాలి తద్వారా ఉతకటం కోసం తదుపరి వస్త్రాన్ని అంగీకరించవచ్చు యంత్రాల మధ్య బఫర్ లేదా ట్రే ఉండాలి వీటిని బఫరింగ్ అవసరాలు అంటారు ఇన్స్ట్రక్షన్ పైప్లైన్ కోసంమనకు దశల మధ్య కొన్ని రిజిస్టర్లు లేదా లాచెస్ అవసరం ఇది మునుపటి దశ ఫలితాన్ని తాత్కాలికంగా నిల్వ చేసి తరువాతి దశ ప్రాసెసింగ్ కోసం ఉపయోగించబడుతుంది మీరు ఈ రిజిస్టర్లను ఉపయోగించకపోతే మునుపటి దశకు వెళ్లి ఈ విలువను సవరించవచ్చు కాబట్టి తరువాతి దశ దాని కారణంగా కొన్ని తప్పు గణనలను నిర్వహించవచ్చు సాధారణంగా k స్టేజ్ పైప్లైన్ ఇలా కనిపిస్తుంది S1 S2 వరకు k సంఖ్య దశలు ప్రతి జత దశల మధ్య లాచ్ లేదా రిజిస్టర్ కలిగి ఉన్నాయి ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక దశ దాని గణనను పూర్తి చేసినప్పుడు అది డేటాను ఈ లాచ్ లోకి నిల్వ చేస్తుంది మరియు ఇది తదుపరి గణన నుండి డేటాను దాని ఇన్పుట్ లాచ్ లోకి తీసుకువెళుతుంది ఈ లాచ్ లేకపోతే తదుపరి గణన జరుగుతున్నప్పుడు ఈ ఇన్పుట్ మారుతూ ఉంటుంది కాబట్టి ఈ గణన తప్పు అవుతుంది సాధారణ అర్థం లో పైప్లైన్ యొక్క వేగవంతం మరియు సామర్థ్యం యొక్క శీఘ్ర గణనను చేద్దాం ఇంతకుముందు వాషింగ్ ఉదాహరణ కోసం లెక్కను చూపించాము టౌ అనేది పైప్లైన్ యొక్క గడియార కాలం అనుకొందాం అనగా ప్రతి టౌ టైమ్ కు డేటా ఒక దశ నుండి మరొక దశకు కదులుతుంది మరియు దశ Si లో ఉన్న సర్క్యూట్ యొక్క ఆలస్య సమయం ti మరియు లాచెస్ ఆలస్య సమయం dL అవుతుంది గరిష్ట దశ ఆలస్యం ఏమిటి ఇది చూడండి t1 t2 ఇది t3 కాబట్టి పైప్లైన్లోని నెమ్మదిగా ఉన్న దశ మనం డేటాను మార్చగల గరిష్ట వేగం ఏమిటో నిర్ణయిస్తుంది ఎందుకంటే ఈ నెమ్మదిగా ఉన్న దశ అడ్డంకిగా మారుతుంది కాబట్టి maxtti దీనిని టౌ అని పిలుద్దాం ఇది గరిష్ట ఆలస్యం దానికి మనం లాచెస్ ఆలస్య సమయం dL కూడా జోడించాలి కాబట్టి tau dL మీ క్లాక్ పీరియడ్ టౌ అవుతుంది ఇప్పుడు పైప్లైన్ ఫ్రీక్వెన్సీ 1 tau అవుతుంది ప్రతి గడియారం నుండి ఒక ఫలితం వస్తుందని మీరు ఆశిస్తున్నట్లయితే f పైప్లైన్ యొక్క గరిష్ట నిర్గమాంశ అవుతుంది ఈ అంచనాల తో త్వరగా లెక్కించడానికి ప్రయత్నిద్దాం మనము డేటా యొక్క N సెట్లను ప్రాసెస్ చేయడానికి మొత్తం సమయాన్ని లెక్కిస్తాము టౌ నా గడియార కాలం ఇప్పుడు పైప్ లైన్ నింపడానికి k 1 గడియారాలు అవసరం k దశలు ఉన్నాయి కాబట్టి అన్ని k దశలు ఏదో పని చేస్తున్న దశకు చేరుకోవడానికి నాకు k 1 గడియారాలు అవసరం ఆ తరువాత ప్రతి టౌ సమయానికి ఒక కొత్త ఫలితం ఉత్పత్తి అవుతుంది కాబట్టి x tau పైపు నింపడానికి ప్రారంభ సమయం అవుతుంది ఆపై అవుట్పుట్ల ఉత్పత్తికి N x tau అవుతుంది ఇది N డేటా సెట్లను ప్రాసెస్ చేయడానికి అవసరమయ్యే మొత్తం సమయం ఇప్పుడు మనకు సమానమైన పైప్లైన్ కానీ ప్రాసెసర్ ఉంటే ప్రస్తుతానికి లాచ్ ఆలస్యాన్ని మీరు విస్మరిస్తే మొత్తం సమయాన్ని N x k x tau గా అంచనా వేయవచ్చు కాబట్టి పైప్లైన్లో మనకు లభించే వేగమైన Sk ఇది ఈ Sk N చాలా పెద్దది అయినప్పుడు k కి చేరుకుంటుంది కాబట్టి మీరు పైప్లైన్ను ప్రాసెస్ చేస్తున్న పెద్ద సంఖ్యలో డేటా కోసం మీ స్పీడప్ దశల సంఖ్య k కు దగ్గరగా ఉంటుంది ఇది ఒక ముఖ్యమైన ఫలితం ఇప్పుడు మనం పైప్ లైన్ సామర్థ్యం అని నిర్వచించే మరో పదం ఉంది పనితీరు ఆదర్శ విలువకు ఎంత దగ్గరగా ఉంటుంది సరే కాబట్టి పైప్లైన్ గరిష్ట సామర్థ్యంతో పనిచేసేటప్పుడు మనం లెక్కించిన ఈ Sk కి k గా ఉంటుంది నేను k తో విభజించినట్లయితే k రద్దు చేయబడి కాబట్టి నాకు ఒక ఫ్యాక్టర్ వస్తుంది ఇదే అసలైన పైప్లైన్ సామర్థ్యంగా నిర్వచించవచ్చు కాబట్టి ఇది ఎప్పటికీ 100 ఉండదు బహుశా ఇది 90 సామర్థ్యంతో పనిచేస్తుంది ప్రస్తుత సందర్భంలో అంత ముఖ్యమైనది కాని మరొక పదాన్ని పైప్లైన్ నిర్గమాంశ అంటారు ఇది యూనిట్ సమయానికి పూర్తయిన కార్యకలాపాల సంఖ్య మొత్తం ఆపరేషన్ సంఖ్య N మరియు తీసుకున్న సమయం Tk మీరు దానిని విభజిస్తే వచ్చే ఎక్స్ప్రెషన్ పైప్లైన్ నిర్గమాంశ ఇది నేను చూపిస్తున్న చాలా విలక్షణమైన ఫ్లాట్ టాస్క్ సంఖ్య N వర్సెస్ స్పీడప్ k యొక్క వివిధ విలువలు k 4 అని అనుకుంటే పనుల సంఖ్య పెరిగేకొద్దీ వేగవంతం పెరుగుతుంది మరియు స్థాయిలు 4 కి దగ్గరగా ఉంటాయి అని మీరు చూడగలరు k 8 కొరకు ఇది 8 కి చాలా దగ్గరగా ఉంటుంది ఇంకా ఇలాగే ఉంటుంది ఇక్కడ నేను 256 వరకు చూపించాను వాస్తవానికి ఏమి జరుగుతుందో మీకు కొంత ఆలోచన వస్తుంది ఇప్పుడు నేను ARM యొక్క వివరాల లోకి వెళ్ళడం లేదు ఎందుకంటే ఇది నేను కంప్యూటర్ ఆర్కిటెక్చర్ నేర్పిస్తున్న కోర్సు కాదు ARM ఇన్స్ట్రక్షన్ పైప్లైనింగ్ ఉపయోగిస్తుందని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను నాకు k స్టేజ్ పైప్లైన్ ఉంటే k టైమ్స్ స్పీడప్ కలిగి ఉంటుంది అని ఆశించవచ్చు ARM7 నిర్మాణంలో ఇది ఒక నిర్దిష్ట ప్రాసెసర్ TDMI పొందడం డీకోడ్ చేయడం మరియు ఎగ్జిక్యూట్ చేయడం అనే మూడు దశలు ఉన్నాయి మిగతావన్నీ బాగా ఉంటే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ పరంగా మనం మూడు రెట్ల వేగాన్ని పొందగలమని భావిస్తున్నాము అదేవిధంగా ARM9 లో 5 దశల పైప్లైన్ ఉంది పొందడం డీకోడ్ ఎగ్జిక్యూట్ మెమరీ రైట్ మనము కొన్ని చిన్న విషయాలను చూడవచ్చు డీకోడ్ లోపలరిజిస్టర్ లకు అవసరమైన రిజిస్టర్ విలువలు కూడా చదవబడతాయి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు బారెల్ షిఫ్టర్ కూడా పనిచేస్తోంది ALU ఆపరేషన్లు కూడా నిర్వహించబడతాయి మెమరీ యాక్సెస్ ఇక్కడ జరుగుతుంది వ్రాసేటప్పుడు ఫలితాలు తిరిగి రిజిస్టర్ బ్యాంకులో వ్రాయబడతాయి కాబట్టి ఇదే ఇక్కడ జరిగేదీ మరియు ARM7 కొరకు ఇవన్నీ ఎగ్జిక్యూట్ సమయంలో జరిగాయి రిజిస్టర్ రీడ్ షిఫ్ట్ ALU రిజిస్టర్ రైట్ ప్రతిదీ ఎగ్జిక్యూట్లో జరిగింది కానీ ARM 9 లో మీరు పైప్లైన్ను మరింత విస్తృతంగా మరియు మరింత సరళంగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ స్పీడప్ గరిష్టంగా 5 ఉంటుంది

నేను ఇక్కడ ప్రస్తావించదలిచిన ఒక విషయం ఏమిటంటే నేను మాట్లాడుతున్న k యొక్క ఈ స్పీడప్ ఆదర్శవంతమైన వేగం పైప్లైన్ పూర్తి వేగంతో పనిచేస్తున్నప్పుడు మీరు పొందగలిగే స్పీడ్అప్ ఇది కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల మీరు పైప్లైన్ను పూర్తి వేగంతో ఆపరేట్ చేయలేరు ఆ సందర్భాలలో స్పీడప్ k కంటే తక్కువగా మారుతుంది నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను అమలు చేయబడిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని అనుకుందాం మరియు ఇవన్నీ ADD ఇన్స్ట్రక్షన్స్ అని అనుకుందాం మరియు ఒక క్లిష్టమైన మల్టీ రిజిస్టర్ స్టోర్ ఇన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి దీనికి బహుళ గడియార చక్రాలు అవసరం ఇక్కడ ఉన్న ఆలోచన ఏమిటంటే సాధారణంగా ప్రతిదీ ఒక గడియారంలో ముగుస్తుంది STR సూచనల కోసం ఈ గులాబీ రంగు పెట్టెకు వాస్తవానికి బహుళ చక్రాలు అవసరమవుతాయి దాని అర్థం ఏమిటి బహుళ చక్రం అంటే ఇక్కడ మీరు ఈ తదుపరి సూచనను డీకోడ్ చేయలేరు ఈ ఎగ్జిక్యూట్ ముగిస్తే తప్ప మీరు దానిని డీకోడ్ చేయలేరు కాబట్టి ఇక్కడ కొంత ఆలస్యం ఉంటుంది ఎందుకంటే దీనికి బహుళ చక్రాలు అవసరం ఇటువంటి జాప్యాలను స్టాల్స్గా సూచిస్తారు మనము వాటిని స్టాల్ సైకిల్స్ అని పిలుస్తాము వృధా అయ్యే కొన్ని సైకిళ్లను స్టాల్ సైకిల్ అంటాము మొదటి ఇన్స్ట్రక్షన్ పూర్తయిందని మీరు ఇక్కడ చూస్తారు రెండవ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ పూర్తయింది మూడవ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ నాల్గవ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ కానీ ఈ ఆలస్యం కారణంగా ఈ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ పూర్తి కావాల్సి ఉంది కానీ ఆలస్యం అయింది ఇది మాత్రమే కాదు అన్ని తదుపరి ఇన్స్ట్రక్షన్ లు ఆలస్యం అయ్యాయి మరియు ఈ మధ్య ఇలాంటి ఇన్స్ట్రక్షన్ లు చాలా ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్ కోసం కొంత స్టాల్ సైకిల్ చొప్పించబడుతుంది ఒక స్టాల్ ఉన్న తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్ పైపు నుండి నిష్క్రమించే వరకు ఈ స్టాల్ అన్ని తదుపరి ఇన్స్ట్రక్షన్స్ కొనసాగిస్తుంది ఇటువంటి సందర్భాలు పైప్లైన్ యొక్క గరిష్ట కార్యాచరణ వేగాన్ని తగ్గిస్తాయి మేము ARM7 ARM9 మరియు ARM10 పైప్లైన్ల యొక్క పక్షి కంటి చూపును ఇస్తాము పైప్లైన్ విపత్తులు అనేవి కూడా ఉన్నాయి మీరు తదుపరి ఇన్స్పెక్షన్ ను ఇవ్వగలరా లేదా అనే దానిపై డేటా డిపెండెన్సీ ఉండవచ్చు పైప్ లైన్ గరిష్ట వేగంతో పనిచేయకుండా నిరోధించే నిర్మాణ సమస్యలు చాలా ఉన్నాయి దీని కారణంగా స్టాల్ ఇన్స్ట్రక్షన్స్ సంభవించవచ్చు సంక్లిష్టమైన సూచనల కారణం నేను ఇచ్చిన ఒక ఉదాహరణ కానీ ఇతర కారణాలు ఉండవచ్చు డేటా ప్రమాదాలు అని పిలువబడే పరిస్థితులు ఉన్నాయి నిర్మాణాత్మక ప్రమాదాలు ఉండవచ్చు నియంత్రణ ప్రమాదాలు ఉండవచ్చు వివిధ రకాలైన కార్యకలాపాలు జంప్లు మరియు బ్రాంచీలు వంటి ఇన్స్ట్రక్షన్స్ జరుగుతున్నందున మీరు స్టాల్ సైకిల్స్ చొప్పించాల్సి ఉంటుంది ఇవన్నీ పైప్లైన్ గరిష్ట గడియార పౌన పున్యంలో పనిచేయకుండా నిరోధిస్తాయి నేను ఇంకొక విషయం మీకు చెప్తాను ఈ ARM7 రకమైన నిర్మాణంలో 3 దశల పైప్లైన్ ఉంటుంది ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ దశకు చేరుకున్నప్పుడు మీరు నేను చెప్పిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ 32 బిట్ ఇన్స్ట్రక్షన్స్ అనే విషయం గుర్తు చేసుకోవాలి మరియు మెమరీ బైట్ అడ్రస్ చేయదగినది కాబట్టి మొదటి ఇన్స్ట్రక్షన్ మెమరీ లొకేషన్ 100 లో నిల్వ చేయబడితే తదుపరి ఇన్స్ట్రక్షన్ మెమరీ లొకేషన్ 104 లో నిల్వ చేయబడుతుంది తదుపరి లొకేషన్ 108 లో నిల్వ చేయబడుతుంది ఎందుకంటే ప్రతి ఇన్స్ట్రక్షన్ కి 4 బైట్లు అవసరం విషయం ఏమిటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు PC ఎల్లప్పుడూ 8 బైట్ల ముందు ఉంటుంది మీరు దీనికి 4 ని కూడలి ఎందుకంటే మీరు దీన్ని పొందుతారు ప్రతి ఇన్స్ట్రక్షన్ మెమరీ చిరునామాకు 4 ను జోడిస్తుంది PC అనేది ఒక ప్రత్యేక రిజిస్టర్ ఇది పొందవలసిన తదుపరి ఇన్స్ట్రక్షన్ అడ్రస్ ను ఎల్లప్పుడూ నిల్వ చేస్తుంది మీరు ఈ ఇన్స్ట్రక్షన్ ను పొందుతున్నప్పుడు ఇది ప్రస్తుత ఇన్స్ట్రక్షన్ యొక్క PC ప్లస్ 8 అవుతుంది ఎందుకంటే ప్రస్తుత ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఉంది దీనికి 4 ని జోడిస్తే మనము తదుపరి ఇన్స్ట్రక్షన్స్ పొందుతాము మేము దీనికి 8 ని జోడిస్తే మనం తదుపరి ఇన్స్ట్రక్షన్ తరువాత దాని పక్కన ఉంటాము ఇక్కడ మీరు ఎల్లప్పుడూ తదుపరి ఇన్స్ట్రక్షన్ ల పక్కన దానిని పొందుతున్నారు ఎందుకంటే మూడు దశలు ఉన్నందున PC ఎల్లప్పుడూ 8 బైట్లు ముందుకు ఉంటుంది ఎందుకంటే మీరు ఇక్కడ ఇప్పటికే రెండుసార్లు పెంచిన పిసిని అమలు చేస్తున్నప్పుడు ఇది ఎల్లప్పుడూ 8 బైట్ల ముందు ఉంటుంది తద్వారా మీరు తీసుకుంటున్నప్పుడు మీరు తదనుగుణంగా సర్దుబాటు చేసి అందుకు అనుగుణంగా పొందాలి దీనితో మనం ఈ లెక్చర్ చివరికి వచ్చాము తరువాతి లెక్చర్ లో రిజిస్టర్ ఆర్గనైజేషన్ వివిధ ఎగ్జిక్యూషన్ మోడ్లు మొదలైన వాటికి సంబంధించిన ARM యొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలను మనము తదుపరి లెక్చర్ లో చర్చిస్తాము ధన్యవాదాలు